తిరిగి స్వాగతం మరియు ఇది ఉపన్యాసం సంఖ్య 39 మరియు మేము లీనియర్ ఆల్జీబ్రా లో చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుతాము అదే వెక్టర్ స్పేసెస్ మరియు మునుపటి ఉపన్యాసం నుండి మనం చూసిన వాటిని గుర్తుకు తెచ్చుకోవడానికి ఉదాహరణ ఈ పరిష్కార సమితి సొల్యూషన్ సెట్ solution set యొక్క సమరూప వ్యవస్థ 0 కు సమానం ఇది చాలా ప్రత్యేకమైన సమితి కాబట్టి సమీకరణం యొక్క ఈ సజాతీయ వ్యవస్థ యొక్క పరిష్కార సమితి Ax 0 అది ఎందుకు చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే ఈ సెట్లో మాకు ఈ Ax 0 సమీకరణం అన్ని పరిష్కారాలను కలిగి సెట్ V వంటిదని తెలియజేయవచ్చు అప్పుడు మేము ఈ సెట్ ఏ రెండు అంశాలు తీసుకుంటే చెప్పడానికి వీలుంది మనం చెప్పాలి ఈ సెట్ నుండి x1 మరియు X2ని తీసుకోవాలి అని అంటే ఈ Ax1 0 మరియు Ax2 0 ఎందుకంటే x1 ఈ వెక్టర్ కూడా ఒక పరిష్కారం మరియు x2 కూడా పరిష్కారం కాబట్టి మేము ఈ సెట్ యొక్క రెండు అంశాలను తీసుకుంటే మరియు మేము వాటిని జోడిస్తే మనం ఇప్పుడు పరిగణనలోకి x1x2 ను తీసుకుంటే ఇది Ax 0 అనేసమీకరణాల వ్యవస్థకు కూడా పరిష్కారం అవుతుంది ఎందుకంటే ఈ సరళ ధర్మము ఇక్కడ మనకు Ax1 మరియు తరువాత Ax2 మాత్రిక వెక్టర్ ఉత్పత్తి మరియు ఇది 0 మరియు ఇది 0 కాబట్టి మనకు ఈ x1x2 కూడా ఒక పరిష్కారం మరియు ఈ సెట్ యొక్క ఏదైనా మూలకాన్ని తీసుకుంటే ఇది మాత్రమే కాదు మరియు మనం వాస్తవ సంఖ్యతో గుణించినట్లయితే అది అవుతుంది కాబట్టి ఈ x కూడా V కి చెందినది అయితే ఈ x అనేది ఒక పరిష్కారం మరియు తరువాత ఈ x ఎందుకంటే Aλx అనేది λAx అవుతుంది మరియు లాంబ్డా కు 0 ఇస్తే మరియు మీరు సున్నా వెక్టర్ పొందుతారు కాబట్టి ఈ సెట్లో మనం చూసినవి ఇది సెట్ యొక్క ఏదైనా రెండు అంశాలను తీసుకొని వాటిని సెట్లో ఒక మూలకం అయిన ఒక ప్రత్యేకమైన సెట్ గా చూస్తాము మరియు మీరు ఈ సెట్ యొక్క ఈ మూలకానికి వాస్తవ సంఖ్యతో గుణిస్తే ఈ క్రొత్త మూలకం కూడా ఈ సెట్ యొక్క మూలకం Vఅవుతుంది కాబట్టి మేము ఈ దిశలో వెళుతున్నాము ఇలాంటి ప్రత్యేకమైన సెట్లను మనం ఏమని పిలుస్తాము మరియు అది ఖచ్చితంగా చిత్రంలో వచ్చే వెక్టర్ ఖాళీలు స్పేసెస్ spaces కాబట్టి ఇక్కడ ఈ వెక్టర్ ఖాళీలు ప్రత్యేక సెట్ కాబట్టి ఇక్కడ మళ్ళీ ఒక వెక్టర్ మనం వెక్టర్ స్థలాన్ని R మరియు ఈ R గా నిర్వచించాల్సిన అవసరం ఉంది ఇక్కడ మరింత సాధారణం కావచ్చు మేము ఈ వాస్తవ సంఖ్యల సమితిని పరిగణించాము ఇది సంక్లిష్ట సంఖ్యల సమితి మరియు మరింత సాధారణ సందర్భాల్లో మనం ఫీల్డ్ అంటాము కాబట్టి ఇది ఏదైనా క్షేత్రం కావచ్చు కాని మేము దానిని వివరంగా చర్చించబోము కాబట్టి ఎక్కువ సమయం మనం ఈ వెక్టర్ స్థలం పై తీసుకుంటాం ఎందుకంటే R అనేది ఈ సెట్ V1 తో మరొక సెట్ అనుబంధించబడాలి ఇక్కడ మేము ఈ R వాస్తవ సంఖ్యలను తీసుకున్నాము కాబట్టి ఈ వెక్టర్ స్థలం సమితి V మూలకాలు మరియు దీనిని వెక్టర్స్ అని పిలుస్తారు కాబట్టి ఇక్కడ మరొక విషయం ఏమిటంటే ఈ వెక్టర్ స్పేస్ యొక్క మూలకాలను V వెక్టర్స్ అని పిలుస్తారు కాబట్టి ఈ అంశాల రకాన్ని బట్టి V లో మూలకాలు ఉంటాయి ఇలాంటి వాటిని మేము V వెక్టర్ గా పిలుస్తాము కాబట్టి ఇక్కడ మరియు సాధారణ నిర్వచనం కొంచెం రెండు ద్వియాంశ క్రియలతో కలసి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ సెట్ కాకుండా మనకు కావాలి దీనిని మనం వెక్టర్ స్పేస్ అని పిలుస్తాము ఈ సెట్ మనకు R కావాలి ఆపై మేము తీసుకున్న రెండు బైనరీ ఆపరేషన్లు ఈ వెక్టర్కు అదనంగా చేరుస్తాము మరియు ఇది స్కేలార్ గుణకారం కాబట్టి మనకు ఏమి ఉంది మనకు ఈ సమితి V ఉంది మనకు మరొక సమితి ఉంది ఇక్కడ మనం వాస్తవ సంఖ్యల సమితిని తీసుకున్నాము ఆపై మనకు ఈ వెక్టర్ అదనంగా ఉంటుంది ఈ సెట్ తో మనం నిర్వచించవలసి ఉంటుంది V మరియు మనకు స్కేలార్ గుణకారం ఉంటుంది కాబట్టి ఈ వెక్టర్ స్థలాన్ని నిర్వచించడానికి ఈ నాలుగు విషయాలను మనం నిర్వచించాలి కాబట్టి సగటు సెట్ V ఇక్కడ ఒకదానికొకటి వాస్తవ సంఖ్యల సమితి లేదా సంక్లిష్ట సంఖ్య మరియు రెండు బీజగణిత కార్యకలాపాల సమితిని వెక్టర్ కు అదనంగా మరియు స్కేలార్ గుణకారం అని పిలుస్తాము కాబట్టి ఇవన్నీ ఇక్కడ కలిగి ఉండటం ఇప్పుడు మేము ఈ సెట్ V ని కింది సిద్ధాంతాలను కలిగి ఉన్నప్పుడు వెక్టర్ స్పేస్ అని పిలుస్తాము కాబట్టి ఈ సిద్ధాంతాలు ఏమిటి మొదటిది ఏమిటంటే ఈ సెట్ నుండి మనం రెండు మూలకాలను u మరియు v తీసుకుంటే Vమరియు మనం వాటిని జోడిస్తే కొత్త అంశాలు కూడా ఈ సెట్ V కి చెందినవి కాబట్టి ఈ సమితి యొక్క అడిటివ్ క్లోజర్ ప్రాపర్టీ మనం ఏదైనా రెండు అంశాలను తీసుకొని ఈ వెక్టర్ చేరికను ఈ సమితి V కోసం నిర్వచించవలసి ఉంటుంది అప్పుడు ఈ u మరియు v లు అదనంగా V సెట్కు చెందినది ఈ లాంబ్డా సార్లు U కాబట్టి దీనిని స్కేలార్ అని పిలుస్తారు ఎందుకంటే ఈ వాస్తవ సంఖ్యల సమూహానికి చెందినది లేదా కొంచెం సాధారణమైన ఈ సంక్లిష్ట సంఖ్యల గురించి మనం మాట్లాడవచ్చు కాని మేము ఇక్కడ వాస్తవ సంఖ్యల సమితికి పరిమితం చేస్తున్నాము కాబట్టి ఈ u అంటే స్కేలార్ గుణకారం కాబట్టి ఇక్కడ ఈ స్కేలార్ ఈ వెక్టర్ u కు గుణించబడుతుంది కాబట్టి ఈ u కూడా V కి చెందినది ఇది మరొక క్లోజర్ ప్రాపర్టీ దీనికి సంబంధించి స్కేలార్ గుణకారం గా మేము పిలుస్తాము కాబట్టి ఏదైనా u కోసం U కూడా V కోసం సెట్లో ఉండాలి మరియు వీటిని సెట్ యొక్క క్లోజర్ లక్షణాలు అంటారు u v∈V ∀ u v∈V u∈V ∀ λ∈R u∈V మా చర్చలో అంత ముఖ్యమైనవి కాని మరెన్నో లక్షణాలు ఉన్నాయి కాని మనం వాటిని పరిపూర్ణత కోసం ఇక్కడ చెప్పకూడదు ఎందుకంటే మా ఉదాహరణలు చాలా ఈ లక్షణాలన్నింటినీ స్వల్పంగా అనుసరిస్తాయి కాని ఈ రెండు లక్షణాలు మేము క్లోజర్ లక్షణాలు గా పిలిచే అతి ముఖ్యమైన లక్షణాలు కాబట్టి ఇక్కడ మూడవది u v v u u v∈V కొరకు కమ్యుటేటివిటీ ధర్మం మరియు ఇది ఈ వెక్టర్స్ యొక్క ధర్మం u v v u ∀ u v∈V ఇక్కడ మరొకటి u ప్లస్ మొదట మనం v w ను లేదా మొదట మనం ఈ u v ని జోడించాలి మరియు తరువాత w ఫలితం ఒకేలా ఉండాలి మరియు దీనిని అసోసియేటివిటీ ధర్మం అంటారు మళ్ళీ కాబట్టి మనకు 0 వెక్టర్ యొక్క ఉనికి ఉంది కాబట్టి సున్నా వెక్టర్ను మనం ఎలా నిర్వచించాలి కాబట్టి ఈ సమితి V లో సున్నా వెక్టర్ ఉండాలి కాబట్టి ఇక్కడ ఈ 0 ఉండాలి మరియు 0 యొక్క ధర్మము ఏమిటి ఈ సెట్ V యొక్క ఏదైనా మూలకానికి మనం ఈ 0 ని జోడిస్తే ఆ మూలకం అలాగే ఉంటుంది కాబట్టి దీనిని సున్నా వెక్టర్ అని పిలుస్తారు మరియు u v wu v w ∀ u v w∈Vసెట్లో ఉండాలి అసోసియేటివిటీ ∃ 0 లోసున్నా వెక్టర్ VV st u 0 u ∀ u∈V మరియు మరొకటి కాబట్టి ప్రతి u కోసం ఈ సెట్ V యొక్క ప్రతి మూలకం కోసం అక్కడ తప్పక వెక్టర్ V ఉండాలి అది u చే సూచించబడాలి కాబట్టి ఇది ఇక్కడ ఒక సంజ్ఞామానం మాత్రమే u యొక్క ప్రతికూలత మనం జోడించినప్పుడు u మరియు u మనం సమితిలో ఇప్పటికే ఉన్న సున్నా వెక్టర్ను పొందాలి అది ఇప్పటికే సమితిలో ఉండాలి ప్రతి u∈V కి లోని వెక్టర్ Vచే సూచించబడుతుంది u యొక్క ప్రతికూల u st u u 0 ఇంకొకటి మళ్ళీ ఇది ఈ స్కేలార్ గుణకారానికి సంబంధించి ఒక ధర్మం మనం ఇక్కడ ను u తో గుణించాము లేదా మనం మొదట ఈ వాస్తవ సంఖ్యల సమూహంలో mu గుణించాము మరియు తరువాత మనం ఈ u తో గుణించాలి ఫలితం అందరికీ సమానంగా ఉండాలి వాస్తవ సంఖ్యల సమితి మరియు ఈ u నుండి సెట్ v నుండి మరియు ఈ మళ్ళీ ఈ స్కేలార్ గుణకారం సంబంధించి ఈ అసోసియేటివిటీ ధర్మం ఉంది uλμu ∀ μ∈R u∈V ఇంకా మనకు ఈ u v తప్పక uλv కు సమానంగా ఉండాలి మరియు అన్ని ∈R లకు మరియు అన్ని u v∈V దీనిని ఈ స్కేలర్ల పంపిణీ ధర్మము అని పిలుస్తారు మరియు వెక్టర్స్ u v u v ∀ R మరియు u v∈V అప్పుడు మనకు ఈ λμu వుంది అప్పుడు ఇది uμu సమానంగా ఉండాలి మరియు ఇది అన్ని లాంబ్డా కోసం mu అనేది Rమరియు u ను v కలిగి ఉండాలి కాబట్టి ఇది మళ్ళీ ఈ స్కేలార్లు మరియు వెక్టర్స్ యొక్క పంపిణీ ధర్మము λ μu λu μu ∀ λ μ∈R u∈V ఈ సమితి V నుండి ప్రతి u కోసం మనకు ఆ 1ని u లోకి కలిగి ఉండాలి 1 అనేది R లోని గుర్తింపు మూలకం కాబట్టి ఇది R వాస్తవ సంఖ్యల యొక్క ఈ వాస్తవ సంఖ్య సమితి విషయంలో సంఖ్య కాబట్టి మీరు ఈ 1 ని గుణించినట్లయితే అది మళ్ళీ ఇక్కడ స్కేలార్ గుణకారం ఇది ఇక్కడ ఉన్న ఈ సమితి నిర్వచించబడాలి మరియు ఇది u కి సమానంగా ఉండాలి మరియు ఇది మళ్ళీ ఒక రకమైన ధర్మము దీని యొక్క అన్ని అంశాలు u సంతృప్తి పరచాలి ప్రతి u∈V కి 1u u 1 లో గుర్తింపు మూలకం కాబట్టి మనకు చాలా లక్షణాలు ఉన్నాయి కానీ నేను ప్రారంభంలో చెప్పినట్లుగా ఈ రెండు లక్షణాలు ఇక్కడ చాలా ముఖ్యమైనవి ఇవి క్లోజర్ లక్షణాలు u v తప్పనిసరిగా సెట్లో మరియు సెట్లో u సార్లు u ఉండాలి అన్ని u మరియు అందరికీ నుండి R కాబట్టి ఈ రెండు లక్షణాలతో మరియు ఇతర లక్షణాలు కూడా ఉన్నాయి వీటిని మనం సున్నా వెక్టర్ ఉనికి ఈ ప్రతికూలత యొక్క ఉనికి మరియు ఈ అన్ని డిస్ట్రిబ్యూటివిటీ ధర్మం అసోసియేటివిటీ ధర్మం వంటివి గుర్తుంచుకోవాలి ఈ సెట్ V కోసం తప్పనిసరిగా పట్టుకోవాలి ఈ సెట్ V ను వెక్టర్ ప్రదేశంగా పిలుస్తాము కాబట్టి ఇప్పుడు ఈ వెక్టర్ స్థలం ఏమిటో మనం బాగా అర్థం చేసుకునే కొన్ని ఉదాహరణల ద్వారా వెళ్తాము కాబట్టి ఇక్కడ మనం పరిశీలిస్తున్న మొదటి ఉదాహరణ R పైన వెక్టర్ స్పేస్ R n వుంది కాబట్టి R n అంటే ఏమిటి ఈ R n యొక్క అంశాలు ఎలా కనిపిస్తాయి కాబట్టి ఈ R n ఈ ఆర్డర్ చేసిన n టుపుల్స్ యొక్క సమితి అంటే ఈ రకం a 1 a 2 a 3 a n మరియు ఇవన్నీ వాస్తవ సంఖ్యల నుండి వచ్చినవి కాబట్టి ఈ R మరియు R n యొక్క మూలకాలు ఈ సమితి యొక్క ప్రతి మూలకంలో ఈ n మూలకాలను n భాగాలు కలిగి ఉంటాయి మరియు ఇక్కడ మనం ఈ వెక్టర్ చేరిక మరియు స్కేలార్ గుణకారం గురించి మళ్ళీ నిర్వచించాల్సిన అవసరం ఉంది అప్పుడు ఈ స్కేలార్ గుణకారం ఈ వెక్టర్ R మనం పరిశీలిస్తున్న సంకలనం మరియు వాస్తవ సంఖ్యల యొక్క సమితికి సంబంధించి ఇది వెక్టర్ స్థలం అని మాత్రమే చెబుతాము కాబట్టి ఇక్కడ వెక్టర్ అదనంగా మరియు ఇది స్కేలార్ గుణకారం యథావిధిగా నిర్వచించబడింది కాబట్టి మేము ఇక్కడ ఈ రెండు అంశాలు తీసుకోవడంa1a2an b1b2bn ఈ సెట్ V నుండి మరియు మేము వాటిని జోడిస్తాము కాబట్టి క్రొత్త మూలకం ఇక్కడ అదనంగా ఉంటుంది a1a2anb1b2bna1b1a2b2anbn కాబట్టి అదనంగా ఈ విధంగా ఈ ప్రత్యేక సందర్భంలో పనిచేస్తుంది మరియు గుణకారానికి స్కేలార్ గుణకారం కాబట్టి మేము గుణకారం ఈ స్కేలార్ a1a2an మేము ఇప్పుడు ఇక్కడ పొందాలి ఆ సందర్భంలో కొత్త మూలకం ప్రతి లాంబ్డా కేవలం గుణకారంతో ఉంటుంది ఈ మూలకం యొక్క లేదా ఈ సెట్ V యొక్క ఈ సభ్యుడు మరియు R a1a2ana1a2an R కాబట్టి ఈ సెట్ కోసం ఈ వెక్టర్ సంకలనం మరియు స్కేలార్ గుణకారం ఈ విధంగా నిర్వచించబడింది మరియు ఈ రెండు క్లోజర్ లక్షణాలను మనం ఇప్పుడు సులభంగా గమనించగలం ఎందుకంటే మిగతావన్నీ ఈ సందర్భంలో మళ్ళీ చిన్నవి కావు ఉదాహరణకు సున్నా మూలకం ఇవన్నీ ఉన్నప్పుడు భాగాలు సున్నా మరియు మొదలైనవి మనం ప్రతి దాని ముందు మైనస్ గుర్తును ఉంచినప్పుడు ప్రతికూల అంశాలు ఉంటాయి అది ఇచ్చిన మూలకం యొక్క ప్రతికూల మూలకం అవుతుంది కాబట్టి ఉనికిలో ఉన్నవన్నీ ఈ కమ్యుటేటివిటీ ప్రాపర్టీ మొదలైనవి సులభంగా ధృవీకరించగలవు కాబట్టి మళ్ళీ ఇక్కడ అల్పమైన క్లోజర్ లక్షణాలు కూడా ముఖ్యమైనవి కాబట్టి మేము ఇక్కడ రెండు మూలకాలను జోడించినప్పుడు మనకు క్రొత్త మూలకం లభిస్తుంది మరియు అది కూడా ఈ Rnకి చెందినది ఎందుకంటే ఇది మళ్ళీ ఈ Rn లోని మూలకం యొక్క మూలకం Rn కాబట్టి వెక్టర్ చేరికకు సంబంధించి ఈ క్లోజర్ ప్రాపర్టీ సంతృప్తికరంగా ఉంది మరియు స్కేలార్ గుణకారం కోసం కూడా కాబట్టి ఇక్కడ ఈ కొత్త మూలకం a1a2an ఇది కూడా ఇక్కడ ఈ సెట్ Rn కు చెందినది కాబట్టి క్లోజర్ లక్షణాలు రెండూ సంతృప్తికరంగా ఉన్నాయి అన్ని ఇతర లక్షణాలు కూడా సంతృప్తికరంగా ఉన్నాయని సులభంగా తనిఖీ చేయవచ్చు కాబట్టి ఈ Rn ఇక్కడ ఈ సెట్ Rn ఒక వెక్టర్ స్థలం మరియు మనం దాని గురించి మాట్లాడవచ్చు మరియు మనం ఇక్కడ ఏదైనా పూర్ణాంకాలను తీసుకోవచ్చు కాబట్టి R ఓవర్ R అనేది వెక్టర్ స్పేస్ R2 ఓవర్ R అనేది వెక్టర్ స్పేస్ మొదలైనవి ఇది ఇప్పుడు స్పష్టంగా ఉంది ఏమైనా మరియు మేము RR3 ను తీసుకుంటాము ఉదాహరణకు ఇది వెక్టర్ స్థలం సరే కాబట్టి ఇప్పుడు ఇక్కడ తదుపరి ఉదాహరణకి వెళితే మనం బహుపది స్థలాన్ని పరిశీలిస్తాము కాబట్టి ఇక్కడ మేము పరిశీలిస్తున్నాము ఇక్కడ మేము Pn పై మళ్ళీ R వాస్తవ సంఖ్య యొక్క సమితికి పరిమితం చేస్తామని నేను చెప్పాను కాబట్టి ఈ Pn కాబట్టి Pn యొక్క అంశాలు ఎలా ఉంటాయి కాబట్టి Pn డిగ్రీ యొక్క అన్ని బహుపదాల సమితిని n కంటే తక్కువ లేదా సమానంగా సూచిస్తుంది ఈ అన్ని బహుపది డిగ్రీ అన్ని బహుపదుల సమితి కంటే తక్కువ లేదా n కు సమానం మరియు ఎలా వారు ఈ రకమైనవంటి ఈ బహుపది a0a1tasts చూడండి మరియు ఈ s కంటే తక్కువ లేదా n కి సమానం ఎందుకంటే మేము అలాంటి బహుపదుల సమితి గురించి మాట్లాడుతున్నాము

కాబట్టి ఇక్కడ స్థిరాంకాలు కూడా దీనికి చెందినవి సరళ బహుపది దీనికి చెందినది చతురస్రం కాబట్టి మరియు ఇక్కడ ఈ n పై ఆధారపడింది కాబట్టి ఇది ఇచ్చిన n కి n కంటే తక్కువ లేదా సమానమైన డిగ్రీ యొక్క అన్ని బహుపదాల సమితి మరియు ఇవన్నీ ఇక్కడ వాస్తవ సంఖ్యలు కాబట్టి ఈ సందర్భంగా మనకు ఇప్పుడు బహుపదులు ఉన్నప్పుడు మన వెక్టర్స్ ఈ బహుపది మరియు ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఉన్న దగ్గరి లక్షణాలను పరిశీలిస్తే కానీ క్లోజర్ లక్షణాలు సంతృప్తి చెందుతాయి ఎందుకంటే ఈ సమితి నుండి ఏదైనా రెండు అంశాలను తీసుకుంటే కాబట్టి ఉదాహరణకు నేను ఇక్కడ ఒక మూలకం లాగా తీసుకున్నాను దీనిని నేను p1 అని పిలుస్తున్నాను మరియు దీనిని మనం ఇక్కడ మళ్ళీ సూచించవచ్చు కాబట్టి ఇది ఒక మూలకం కాబట్టి నేను n ను తీసుకుంటే కాబట్టి t పవర్ n ఇది ఈ సెట్లోని ఒక మూలకం ఇక్కడ మీరు మాట్లాడుతున్న బహుపది స్థలం ఇప్పుడు నేను ఈ b0ద్వారా సూచించిన మరొకదాన్ని తీసుకుందాం కాబట్టి బి1టి మరియు ఇక్కడ డిగ్రీ n కావచ్చు లేదా దాని కన్నాn తక్కువగా ఉంటుంది కాబట్టి బి మరియు tn కాబట్టి ఇవి ఒకే సమితి నుండి వచ్చిన రెండు అంశాలు మరియు మనం ఈ రెండింటిని జత చేసినప్పుడు p1 ప్లస్ ఈ p2 ఈ సెట్లో అదనంగా ఎలా పనిచేస్తుందో అది కేవలం ఇక్కడ సంబంధిత గుణకాలు జోడించాలి కాబట్టి a0b0 ఇది స్థిరంగా మరియు t తో కలిగి వుంది మేము a1b1అనేది ఈ T2తో కలిగి వున్నాం a2b2 ఈ tn తో మేము కలిగి వున్నాం ఈ అదనంగా తర్వాత ఇప్పుడు కొత్త బహుపది కానీ సహజంగా ఉన్నప్పుడుa0 మరియు b0 లో R మొత్తం కూడా R అదేవిధంగా a1b1 లో ఉంటుంది మరియు anbn కూడా R లో ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇది క్రొత్త బహుపది ఇది మళ్ళీ ఈసెట్కు చెందినది Pn కాబట్టి ఇది ఇప్పుడు నా ఉద్దేశ్యం ఏమిటంటే ఇక్కడ మూసివేతకు సంబంధించి ఈ క్లోజర్ ప్రాపర్టీ ని చూడవచ్చు అదే మేము ఈ ptని Pn సెట్ నుండి తీసుకోవడం మరియు మీరు ఏ స్కేలార్ ద్వారా అయినా లాంబ్డా సార్లు ఈ ptసెట్ ని గుణిస్తారు ఇక్కడ ఈ pt కాబట్టి ఏమి జరుగుతుంది లాంబ్డా ఉంటుంది ఈలాంబ్డా ని a1 తో గుణిస్తే ఈలాంబ్డా ని as తో గుణించాలి ఇక్కడ మరియు ఈ కొత్త బహుపది మళ్ళీ ఈ ఒక మూలకం Pnగుణించబడతాయి కాబట్టి మళ్ళీ మీకు ఈ స్కేలార్ గుణకారానికి సంబంధించి క్లోజర్ ప్రాపర్టీ ఉంది అదనంగా మీకు క్లోజర్ ప్రాపర్టీ ఉంది మరియు ఈ విధంగా నిర్వచించబడింది ఈ సమితి కోసం గుణకారం ఈ విధంగా నిర్వచించబడింది అని మేము వివరించాము కాబట్టి ఈ బహుపది స్థలం Pnt మీద R అనేది ఈ ఉదాహరణలో మనం చూసిన వెక్టర్ స్థలం తదుపరిది మేము మాత్రికల స్థలం గురించి మాట్లాడుతున్నాము ఇక్కడ మనం Mm⋅n గురించి మాట్లాడుతున్నాము కాబట్టి ఈ సందర్భంగా ఇది మళ్ళీ మాత్రికల స్థలం ఎందుకు ఇది వెక్టర్ స్థలం ఎందుకంటే మనం m మరియు n అనే రెండు మాత్రికలను తీసుకుంటే సరళత కోసం ఈ 2 బై 3 మాత్రికలను పరిశీలిద్దాం కాబట్టి 2 బై 3 మాత్రికల కొరకు మేము ఎబిసి వంటి ఒక మూలకాన్ని తీసుకున్నాము ఆపై డి మరియు ఎఫ్ ఈ సెట్ నుండి మనం తీసుకున్న ఒక మూలకం మేము ఈ సెట్ యొక్క మరొక మూలకాన్ని a2 b2 c2 మరియు a3 d3 d2 మరియు e2 మరియు f2 చేత సూచిస్తున్నాము ఇవి రెండు అంశాలు ఉదాహరణకు ఈ సెట్ నుండి ఇక్కడ M2 × 3 అన్నీ ఉన్నాయి ఆర్డర్ యొక్క మాత్రికలు 2 × 3 కాబట్టి మేము ఈ రెండు మాత్రికలను a మరియు b లను జత చేసేటప్పుడు మరియు మనం ఏదైనా రెండు మాత్రికలను తీసుకోవచ్చు ఫలితం మళ్ళీ ఈ ఆర్డర్ యొక్క మాత్రిక 2 × 3 అవుతుంది మరియు మేము ఈ భాగాలను ఇక్కడ a 1 ప్లస్ b 2 ఇది b 1 a 1 ప్లస్ a 2 b 1 ప్లస్ b 2 తో జత చేస్తాము కాబట్టి ఇది మళ్ళీ 2 × 3 ఆర్డర్ యొక్క మాత్రిక అవుతుంది మరియు ఇక్కడ R కూడా ఉంది ఇది మనం మాట్లాడుతున్న వాస్తవ సంఖ్యల యొక్క సమితి కాబట్టి ఇక్కడ ఇవన్నీ వాస్తవ సంఖ్యలు మనం వాటిని జోడించినప్పుడు అది కూడా వాస్తవ సంఖ్య మరియు కొత్త మాత్రిక కూడా ఇక్కడ ఈ సెట్కు చెందినది M2 × 3 మరియు స్కేలార్ గుణకారం కూడా కాబట్టి ఈ సెట్లోని ఏ సభ్యుడైనా క్రొత్త మాత్రిక ద్వారా గుణించినప్పుడు ప్రతి భాగాన్ని గుణించి నట్లయితే తిరిగి మళ్లీ ఇలా ఈ క్రొత్త మాత్రిక M2 × 3 లో కూడా ఈ సెట్లో సభ్యుడిగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ యొక్క మాత్రిక ఖాళీలు m × n కూడా వెక్టర్ స్పేస్ అని మనం చూశాము కాబట్టి సరళ సమీకరణాల వ్యవస్థ నుండి చాలా ముఖ్యమైన ఉదాహరణ అయిన మరొక ఉదాహరణ కాబట్టి ఈ యొక్క పరిష్కారం Ax 0 ఇది వెక్టర్ స్థలాన్ని ఏర్పరుస్తుంది మరియు ఇది వెక్టర్ స్థలాన్ని ఎలా ఏర్పరుస్తుంది కాబట్టి మేము ఈ సెట్ V ని ఇక్కడ x∈Rn లో తీసుకుంటాము మరియు ఇది Ax ని 0 కి సమానం చేస్తుంది ఈ సెట్ గురించి నేటి ఉపన్యాసం ప్రారంభంలో మేము చర్చించాము ప్రత్యేక సెట్ మాత్రమే V x∈RnAmnxn0m కాబట్టి దీనిని శూన్య స్థలం అని పిలుస్తారు మరియు ఇంతకుముందు చర్చించాము ఎందుకంటే ఇక్కడ కూడా ఆ క్లోజర్ లక్షణాలు సంతృప్తి చెందాయి మరియు మూలకాల నుండి Rn Rn అనేది మనం ఇప్పటికే చూసిన వెక్టర్ స్థలం కాబట్టి ఈ యొక్క అంశాలు V కి చెందినవి Rn మరియు Rn ఒక వెక్టర్ స్థలం కాబట్టి సహజంగానే మేము చర్చించిన అన్ని లక్షణాలు అవి ఈ పంపిణీ గురించి స్వయంచాలకంగా సంతృప్తి చెందుతాయి కమ్యుటివిటీ అన్నీ ఇక్కడ చెల్లుతాయి ఎందుకంటే ఈ అంశాలు వాస్తవానికి Rn Rn ఒక వెక్టర్ స్థలానికి చెందినవి మరియు క్లోజర్ ప్రాపర్టీ గురించి కాబట్టి మేము ఇక్కడ అవే రెండు మూలకాలను తీసుకున్నప్పుడు x1 మరియు x2 ఈ సెట్ a సెట్ V కాబట్టి సహజంగానే ఇది మొత్తం x1x2 ఇక్కడ ఈ పరిష్కారం యొక్క ధర్మము ఇది ఈ x1x2 కూడా పరిష్కారం అవుతుంది ఎందుకంటే A x1x2 0 మరియు A రెట్లు λx1 లేదా λx2 ఏ మూలకం తో నైనా మీరు గుణించవచ్చు తో 0 తో కూడా కాబట్టి మనకు కుడి చేతి వైపు 0 ఉన్నప్పుడు ఈ సజాతీయ వ్యవస్థకు ఇది ప్రత్యేకమైనది మనకు ఈ కుడి వైపు 0 లేకపోతే ఇది సజాతీయత లేని వ్యవస్థ అయితే ఈ ధర్మము మాకు లేదు ఉదాహరణకు ఈక్వేషన్స్ కానీ సమీకరణ వ్యవస్థ యొక్క పరిష్కారం కోసం చెల్లుతుంది కాబట్టి సమీకరణాల యొక్క సజాతీయ వ్యవస్థ కోసం పరిష్కార సెట్ ఒక వెక్టర్ స్థలం మరియు ఈ వెక్టర్ స్థలం ప్రత్యేక పేరును కలిగి ఉంది దీనిని మనం శూన్య స్థలం అని పిలుస్తాము అదే ఈ స్థలం చిత్రంలో వస్తుంది కాబట్టి దీనిని మాత్రిక A యొక్క శూన్య స్థలం అంటారు ఈ V సెట్ V యొక్క ఉపసమితి ఈ యొక్క ఉపసమితి Rn మరియు వెక్టర్ స్థలాన్ని ఏర్పరుస్తుంది మరియు అందువల్ల దీనిని వెక్టర్ సబ్స్పేస్ అని కూడా పిలుస్తారు కాబట్టి ఈ వెక్టర్ ఉప ప్రదేశాలు ఏమిటి అని మేము త్వరలో దాని గురించి మాట్లాడతాము కాబట్టి ఇది ఉదాహరణకు వెక్టర్ ఉప ప్రదేశాలు ఎందుకంటే ఇది వెక్టర్ స్థలం మరియు ఇది మరొక వెక్టర్ స్పేస్ యొక్క ఉపసమితి Rn మరియు అందువల్ల దీనిని వెక్టర్ సబ్స్పేస్ అని పిలుస్తాము కాబట్టి ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఉప ప్రదేశాలు ఏమిటి కాబట్టి V ఒక వెక్టర్ ప్రదేశంగా మరియు W ను Vయొక్క ఉప సమితిగా భావించండి కాబట్టి V అనేది వెక్టర్ స్థలం మరియు W అనేది Vయొక్క మరొక ఉపసమితి మరియు VW కూడా ఒక ఉప వెక్టర్ స్థలం అయితే ఆ సందర్భంలో W ని ఒక ఉప ప్రదేశం అని పిలుస్తాము ఈ W వెక్టర్ స్పేస్ లో మనం చేసిన అదే కార్యకలాపాలకు సంబంధించి ఈ వాస్తవ సంఖ్యల సమితి కూడా వెక్టర్ స్థలం V అయితే ఈ W ను వెక్టర్ ఉప ప్రాంతం అంటారు ప్రతి u కోసం v∈W మరియు ∈R కింది క్లోజర్ లక్షణాలు కలిగి ఉండాలి u v∈W u∈W ఉప ప్రదేశాలను గుర్తించే ప్రమాణాలు ఇప్పుడు చాలా సులభం మరియు వెక్టర్ స్థలాన్ని నిర్వచించడం కోసం మరియు ఇక్కడ మేము చర్చించిన అన్ని లక్షణాల గురించి మన ఆందోళన అవసరం లేదు మేము క్లోజర్ లక్షణాల గురించి మాత్రమే మాట్లాడుతున్నాము ఎందుకంటే అవి ఇప్పుడు ముఖ్యమైనవి ఎందుకంటే మిగతావన్నీ అల్పంగా సంతృప్తి చెందుతాయి కాబట్టి ప్రాథమికంగా ఇచ్చిన ఉపసమితి వెక్టర్ స్థలం కాదా అని మనం తనిఖీ చేసినప్పుడు లేదా మనం తనిఖీ చేయవలసినది కాదా అని మేము ఈ క్లోజర్ లక్షణాలు తనిఖీ చేయాలి మేము రెండు మూలకాలను ఏదైనా రెండు మూలకాలను తీసుకుంటాము ఈ రెండు అదనంగా ఈ ఉప సమితి కి u చెందినది మరియు తప్పక ఈ ఉపసమితికి చెందినది మరియు ఇచ్చిన స్థలం ఇచ్చిన వెక్టర్ స్థలం ఒక ఉప ప్రాంతం అని తనిఖీ చేయడానికి ఇది సరిపోతుంది కాబట్టి అల్పమైన ఉప ప్రదేశాలు ఏమిటి కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఇక్కడ సబ్ స్పేస్ సెట్ ఒక ఉదాహరణ 0 లోనే ఉంది కాబట్టి మేము తీసుకుంటే 0 వెక్టర్ స్థలం యొక్క మూలకాన్ని క్లోజర్ లక్షణాల కారణంగా వెక్టర్ స్థలం కూడా ఏర్పడుతుంది ఉదాహరణకు మీరు మూలకం తీసుకొని 0 జోడించడానికి 0 గుణిస్తారు మరి 0 మీరు పొందుతారు ఏ స్కేలార్ ద్వారా మరియు 0 మూలకం ఒకటి గా ఉంటుంది కాబట్టి ఇది వెక్టర్ స్థలం ఎందుకంటే ఈ క్లోజర్ లక్షణాలన్నీ సంతృప్తికరంగా ఉన్నాయి మరియు మొత్తం సెట్ V ను మనం వెక్టర్ స్పేస్ V యొక్క వెక్టర్ ఉప ప్రదేశంగా పిలుస్తాము ఈ సమితి తీసుకున్నప్పుడు ఇక్కడ మరొక ఉదాహరణ U a b c a b cR3యొక్క ఉప ప్రదేశం R3 కాబట్టి ప్రాథమికంగా ఈ అన్ని భాగాలు సమానంగా ఉన్నప్పుడు మూలకాలను తీసుకున్నారు మరియు ఇది సహజంగా మూలకాలు ఈ R3 కి చెందినవి R3 అనేది వెక్టర్ స్థలం మరియు ఇది కూడా ఉప R3 యొక్క ప్రదేశం ఈ సెట్ Uనుండి రెండు మూలకాలు తీసుకుంటే కారణం మళ్ళీ స్పష్టమవుతుంది కాబట్టి ఇక్కడ ఇది U కి చెందినది ఎందుకంటే మూడు కూడా సమానం మరియు మనం b తీసుకుంటే ఇది కూడా ఈ U నుండి ఒక మూలకం మరియు ఇప్పుడు ఈ క్లోజర్ లక్షణాలు మనం ఇక్కడ రెండింటిని జోడిస్తే ప్రాథమికంగా దృష్టి పెట్టాలి కాబట్టి ఇక్కడ ఈ క్రొత్త మూలకం అన్ని భాగాలు మళ్ళీ సమానంగా ఉంటాయి ఇది కూడా అదే సెట్ U కి చెందిన లేదా మనం తో గుణించాలి ఇక్కడ ఉన్న ఏ మూలకం తో కొత్త ఈ మూలకం λa అవుతుంది కాబట్టి మూడు భాగాలు సమానంగా ఉంటాయి మరియు ఈ కారణంగా ఇది తప్పనిసరిగా మరలా Uకి చెందినది కాబట్టి ఈ సమితి U కోసం క్లోజర్ లక్షణాలు సంతృప్తి చెందాయి ఎందుకంటే దీని ఉప ప్రదేశం R3 ఉదాహరణ 2 మేము ఇక్కడ V x1 x2R2తీసుకుంటేx1≥0x2≥0 కాబట్టి ఇక్కడ మేము ఈ పాజిటివ్ గురించి మాట్లాడుతున్నాము రెండు భాగాలు ఇక్కడ ప్రతికూలంగా లేవు మరియు ఈ x1≥0x2≥0 అనేది V వెక్టర్ స్థలాన్ని ఏర్పరుస్తుందా అనే ప్రశ్న మరియు సమాధానం మేము ఇక్కడ ఒక మూలకం తీసుకొని ఉంటే క్లోజర్ ప్రాపర్టీ గా చెప్పారు ఎందుకంటే ఏ సార్లు మేము అక్కడ ఉండాలి మరియు మేము ఉదాహరణకు లాంబ్డా మైనస్ 1 తీసుకుంటే కాబట్టి 1 నుండి Vలోనికి వచ్చిన ఈ ప్రతికూలం కాని భాగాలను కలిగి ఉంది కాని మనం గుర్తుతో గుణించినప్పుడు అది x1x2 అవుతుంది మరియు ఇది ఈ సెట్ V కి చెందినది కాదు కాబట్టి ఇక్కడ ఈ క్లోజర్ ప్రాపర్టీ సంతృప్తి చెందలేదు ఇక్కడ నేను మళ్ళీ చెప్పాను మీరు ఇక్కడ 1 ను ఏ మూలకానికి గుణించినా అది Vకి చెందినది కాదు ఎందుకంటే V రెండూ నాన్ నెగిటివ్ ప్రాపర్టీ ని కలిగి ఉంటాయి కాబట్టి ఇది ఒక ఉదాహరణ ఇక్కడ ఇది వెక్టర్ స్థలాన్ని ఏర్పాటు చేయదని మనం చూడవచ్చు ఇది ఈ R స్క్వేర్ యొక్క ఉపసమితి స్లైడ్ సమయం చూడండి 2906 ఈ రూపం వెక్టర్లను s 4t 3s t 5s t 2tT ఈ రకమైన వెక్టర్స్ మరియు ఈ s మరియు t వారు ఏదైనా వాస్తవ సంఖ్య తీసుకోవచ్చు కాబట్టి ఇప్పుడు ఈ వెక్టర్ల సమితిలో ఉప ప్రదేశంగా R4 ఏర్పడుతుందా అనేది ప్రశ్న కాబట్టి R4 ఎందుకంటే ఈ వెక్టార్లో ఇక్కడ నాలుగు భాగాలు ఉన్నాయి అవి R4కి చెందినవి ఇప్పుడు ఇది R4 యొక్క ఉప ప్రదేశం కాదా అనేది ప్రశ్న లేదా కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఈ విధంగా పరిగణించడం సులభం s4t 3s t 5st 2t s1 3 5 0 t 4 1 1 2 కాబట్టి ఇది కొత్త వెక్టర్ కూడా అదే సెట్కు చెందినది కాబట్టి క్లోజర్ లక్షణాలు రెండూ సమితికి సంతృప్తికరంగా ఉంటాయి మరియు అందువల్ల ఇది R4యొక్క వెక్టర్ స్థలాన్ని కూడా ఏర్పరుస్తుంది కాబట్టి ఇది R4 యొక్క వెక్టర్ స్థలం కింది ఉపన్యాసాలలో ఏమి మిగిలి ఉంది ఇది ఈ R4యొక్క సహజంగా ఒక చిన్న సమితి అని నేర్చుకున్నాము మరియు ఇప్పుడు ఎలా కొలత లేదా ఇతర ప్రమాణాల పరంగా దీన్ని ఎలా లెక్కించాలి కాబట్టి మేము తదుపరి ఉపన్యాసాలలో కూడా మాట్లాడుతాము మరియు ఇప్పుడు ఒక నిర్ణయానికి వస్తున్నాము కాబట్టి వెక్టర్ స్థలం కోసం చాలా ముఖ్యమైన లక్షణాలు ఈ సంకలితం దగ్గరగా ఉన్నాయి మరియు ఇది ఇక్కడ స్కేలార్ దగ్గరగా ఉంది కాబట్టి u v∈V మరియు u∈V ఇవి వెక్టర్ ఖాళీల యొక్క అతి ముఖ్యమైన లక్షణాలు మరియు మేము స్పేస్ వెక్టర్ ఖాళీలు వెక్టర్ ఉప ప్రదేశాలతో సహా అనేక ఉదాహరణలు చూశాము కాబట్టి ఉపన్యాసాలను సిద్ధం చేయడానికి ఉపయోగించే సూచనలు ఇవి స్లైడ్ సమయం 3229 చూడండి మరియు మీ శ్రద్ధకు ధన్యవాదాలు